ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు ఈ నమూనా ఒక చిన్న మాడ్యూల్ ఇక్కడ మనం ఆప్ ఆంప్ యొక్క DC ఆఫ్సెట్ పారామితులను పరిశీలిస్తాము దీనిని ఆప్ ఆంప్ స్పెసిఫికేషన్ అని కూడా పిలుస్తారు మనం ఈ ప్రత్యేక ఉపన్యాసంలో పూర్తి చేసిన వాటిని త్వరగా పునరావృతం చేద్దాం కాబట్టి మీరు తెరపైకి చూస్తే ఇన్పుట్ వోల్టేజ్ సున్నా అయినప్పటికీ అవుట్పుట్ఉంటుందిఅవునా కాబట్టి మీరు ప్రయోగశాలలో ఉన్నప్పుడు మీరు ఏమి చేయాలి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు ఇన్వర్టింగ్ టెర్మినల్ ను గ్రౌండ్ చేయడానికి ప్రయత్నించండి మరియు అవుట్పుట్ వోల్టేజ్ Vo ఏమిటో చూడండి మరియు అది వాస్తవానికి సున్నా గా ఉండాలి కానీ మీరు కనుగొనేది ఏమిటంటే ఇన్పుట్ వోల్టేజ్ సున్నా అయినప్పటికీ అవుట్పుట్ ఉంటుంది దీనిని ఆఫ్సెట్ అంటారు కిందివి ఈ ఆఫ్సెట్కు కారణమవుతాయి మొదటిది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ మనం చూశాము అవునా తరువాత ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ మరియు ఇన్పుట్ బయాస్ కరెంట్ కారణంగా మొత్తం ఆఫ్సెట్ వోల్టేజ్ వస్తుంది మనం ప్రతి పరామితిని చూశాము మరియు ఇవి ఆఫ్సెట్కు కారణమయ్యే పారామితులు కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏమిటి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ను శూన్యం చేయడానికి ఆప్ ఆంప్ యొక్క ఇన్పుట్ టెర్మినల్స్ కు వర్తించే వోల్టేజ్ మీరు ఇక్కడ చూస్తే మనం ఇన్పుట్ వోల్టేజ్ యొక్క చిన్న మొత్తాన్ని వర్తింపజేస్తున్నాము అంటే నా అవుట్పుట్ వోల్టేజ్ సున్నా అవుతుంది మరియు నా ఇన్పుట్ టెర్మినల్స్ రెండింటినీ గ్రౌండ్ కి కనెక్ట్ చేసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ శూన్యం అవ్వాలి కానీ అది శూన్యం కాదు అందుకే నేను అవుట్పుట్ వోల్టేజ్ను సున్నా కి సమానంగా పొందగలిగేలా ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ వద్ద కొంత మొత్తంలో వోల్టేజ్ను వర్తింపజేయాలి అంటే నా అవుట్పుట్ వోల్టేజ్ను శూన్యపరచడం సాధారణంగా మీరు తెరపై చూస్తే మీరు చూసేది సాధారణ విలువ 2 మిల్లీవోల్ట్లు మరియు గరిష్ట విలువ 6 మిల్లీవోల్ట్లు సాధారణంగా వర్తించవలసిన వోల్టేజ్ విలువ 2 మిల్లీవోల్ట్లు మరియు గరిష్టంగా 6 మిల్లీవోల్ట్లు ఓపెన్ లూప్ స్థితిలో పనిచేసేటప్పుడు అది తప్పక రద్దు చేయబడాలి లేదా పరికరం సంతృప్తమవుతుంది అవునా ఎందుకంటే తక్కువ మొత్తంలో ఇన్పుట్ వోల్టేజ్ కోసం ఓపెన్ లూప్ గైన్ విషయం లో అవుట్పుట్ వోల్టేజ్ పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ మనకు తెలిసినట్లుగా ఓపెన్ లూప్ అనంతమైన గైన్ కలిగి ఉంటుంది కాబట్టి అవుట్పుట్ సంతృప్తమవుతుంది అందుకే మనం దానిని ఓపెన్ లూప్లో లేదా క్లోజ్డ్ లూప్ అమరిక లో ఉపయోగించే ముందు అవుట్పుట్ వోల్టేజ్ను శూన్యపరచడానికి ప్రయత్నించాలి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ VIO సహాయంతో అవుట్పుట్ వోల్టేజ్ను శూన్యం చేయవచ్చు కాబట్టి మీరు తరువాతిది చూస్తే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ మనం దీనిని చూసినట్లుగా ఇన్పుట్ కర్రెంట్ల మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది అదే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఇది కరెంటు మరియు సాధారణంగా శూన్య పరచింది సాధారణ విలువ 20 నానో యాంపీయర్లు మరియు గరిష్ట విలువ 200 నానోయాంపీయర్లు కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ Vo ను శూన్యంగా చేయడానికి సాంకేతికంగా ఎలా ప్రయత్నిస్తాము Vo ని సున్నా కి సమానంగా చేయాల్సిన అవసరం ఏమిటి కాబట్టి మొదట మనం ఇన్పుట్ టెర్మినల్స్ ను గ్రౌండ్ కి కలుపుతాము మీరు చూడగలిగినట్లైతే పరిహార పిన్ల మధ్య పొటెన్షియోమీటర్ను వైపర్తో VEE కి కలపండి మనం ఇప్పుడు పిన్స్ 5 మరియు 1 మధ్య పొటెన్షియోమీటర్ను కలుపుతున్నామని చూడండి మనం పొటెన్షియోమీటర్ను కలుపుతున్నట్లు మీరు చూడవచ్చు ఇప్పుడు ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇతర పిన్ల యొక్క పాత్ర మీకు సాధారణంగా ఆప్ ఆంప్లో 8 పిన్లు ఉన్నాయని తెలుసు 2 3 4 వాడతారు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం పిన్ 1 కనెక్ట్ అవ్వదు పిన్ 2 ఇన్వర్టింగ్ పిన్ 3 నాన్ ఇన్వర్టింగ్ పిన్ 4 విసిసి పిన్ 5 కనెక్ట్ అవ్వదు పిన్ 6 అవుట్పుట్ పిన్ 7 ప్లస్ విసిసి Vo ను శూన్యంగా సెట్ చేయడానికి పిన్స్ 1 మరియు 5 ఉపయోగించబడతాయి మరియు పిన్ 8 కనెక్ట్ కాలేదు కాబట్టి 1 మరియు 5 మధ్య మీరు పొటెన్షియోమీటర్ను కలపవచ్చుఅవునా పిన్ల మధ్య పొటెన్షియోమీటర్ను వైపర్తో VEE కు కలపండి ఇప్పుడు మనం ఏమి చేయాలి పొ పొటెన్షియోమీటర్ సాధారణంగా 10 వలయాలున్న పరికరం మీటర్ను అవుట్పుట్కు కలపండి మరియు ఈ పిన్ వద్ద దీన్ని VEE కి కలపడం ద్వారా అవుట్పుట్ వోల్టేజ్ సున్నా అయేటట్టు పొటెన్షియోమీటర్ను సర్దుబాటు చేయండి ఆపై నేను పొటెన్షియోమీటర్ విలువను మారుస్తూ ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ Vo సున్నా కి సమానం అయినప్పుడు పొటెన్షియోమీటర్ లో ఒక విలువ ని చూడవచ్చు అవుట్పుట్ వోల్టేజ్ Vo ను శూన్యం చేసే పద్దతి ఇది కాబట్టి మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ కూడా చూశాము అవునా త్వరగా పునరావృతం చేద్దాం ఇది ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్లో ప్రవహించే కరెంట్ యొక్క సగటు విలువ 7 నుండి 80 నానో యాంపీయర్ల వరకు ఉంటుంది ఇన్పుట్ రెసిస్టెన్స్ అని పిలువబడే అవకలన ఇన్పుట్ నిరోధకత నిరోధకత తప్ప మరొకటి కాదు మీరు పరికరం యొక్క ఇన్పుట్ టెర్మినల్స్ నిరోధకత చూసినప్పుడు LM741 ఇన్పుట్ పరికరాల కోసం విలువ 2 మెగా ఓంల నుండి FET ఇన్పుట్ పరికరాల కోసం 1012 ఓంల వరకు నడుస్తుంది అవుట్పుట్ నిరోధకతఇది అవుట్పుట్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య నిరోధకత ఈ అవుట్పుట్ నిరోధకత 75 ఓంలు లేదా అంతకంటే తక్కువ విలువ కలిగి ఉంటుంది ఇన్పుట్ కెపాసిటెన్స్ గురించి భూమికి అనుసంధానించబడిన ఇతర టెర్మినల్తో ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద కొలిచే సమానమైన కెపాసిటెన్స్ అన్ని స్పెసిఫికేషన్ షీట్లలో ఉండకపోవచ్చు కాబట్టి మనం ఒక ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క స్పెసిఫికేషన్ షీట్ను చూసినప్పుడు మీరు ఇన్పుట్ కెపాసిటెన్స్ను చూడలేకపోవచ్చు సాధారణంగా LM741 కోసం ఇన్పుట్ కెపాసిటెన్స్ విలువ 1 4 పికోఫారాడ్ కాబట్టి అది ఏమిటి సమాన కెపాసిటెన్స్ ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ వద్ద కొలుస్తారు కొలత గ్రౌండ్ లేదా ఇతర టెర్మినల్తో అంటే ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ తో సంభవిస్తుందిసరే కాబట్టిఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు గ్రౌండ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య కెపాసిటెన్స్ సాధారణంగా 1 4 పికోఫారాడ్ కు సమానమైన విలువను కలిగి ఉంటుంది విద్యుత్ సరఫరా రేంజ్ ఏమిటి విద్యుత్ సరఫరా రేంజ్ అవకలన లేదా సింగిల్ ఎండెడ్ విద్యుత్ సరఫరా రకం కావచ్చు ఈ ఉపన్యాసం ప్రారంభంలో మనం చూశాము గరిష్టంగా ప్లస్ మైనస్ 20 ప్లస్ మైనస్ 22 వోల్ట్లు మనం చాలా సార్లు ఎక్కువగా ఉపయోగించేది ప్లస్ మైనస్ 15వోల్ట్లు అవుట్పుట్ వోల్టేజ్ స్వింగ్ గురించి అవుట్పుట్ వోల్టేజ్ స్వింగ్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ యొక్క రేంజ్ రైట్ విద్యుత్ సరఫరా వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది మరియు సాధారణంగా ప్లస్ మైనస్9plusminus 13 5వోల్ట్లు సుమారుగా ఉంటుంది ఇది మీ అవుట్పుట్ వోల్టేజ్ ప్లస్ మైనస్ 15 వోల్ట్లు ఉన్నప్పుడుది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత స్వింగ్ చేయగలదో ఇది సరఫరా వోల్టేజ్లో గరిష్టంగా 85 నుండి 90 శాతం వరకు స్వింగ్ చేయగలదు కాబట్టి మీ అవుట్పుట్ వోల్టేజ్ యొక్క రేంజ్ విద్యుత్ సరఫరా వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది మరియు సాధారణంగా 85 నుండి 95 శాతం ఉంటుంది సాధారణంగా ప్లస్ మైనస్ 13 సుమారుగా ఒకవేళ సరఫరా ప్లస్ మైనస్ 15 వోల్ట్లు ఐతే అంటే బయాస్ ప్లస్ మైనస్ 15 వోల్ట్లు ఇన్పుట్ వోల్టేజ్ యొక్క మార్పు కు ప్రతిస్పందనగా అవుట్పుట్ వోల్టేజ్ లో గరిష్ట మార్పు రేటు స్లీవ్ రేటు ఇన్పుట్ వోల్టేజ్ కు సంబంధించి అవుట్పుట్ వోల్టేజ్ యొక్క గరిష్ట రేటు పరికరంపై బాగా ఆధారపడి ఉంటుంది ఎక్కువ ఉంటె మంచిది మరియు అవుట్పుట్ మార్పులకు వేగంగా స్పందిస్తుంది అనగా మనం ఇన్పుట్ ను మార్చినప్పుడు అవుట్పుట్ ఎంత వేగంగా మారగలదో కూడా స్లీవ్ రేట్ చూపిస్తుంది అది స్లీవ్ రేటు యొక్క పని కాబట్టి ఇప్పుడు ఎల్ఎమ్ 741 స్లీవ్ రేట్ కోసం చివరి పంక్తిని చదివితే అది మైక్రో సెకను కు 0 5 వోల్ట్లు ఉంటుందిమరియు LM318 కొరకు ఇది మైక్రో సెకను కు 70 వోల్ట్లు చివరగా ఓపెన్ లూప్ గైన్ 1 అయినప్పుడు గైన్ బ్యాండ్ విడ్త్ ప్రోడక్ట్ పరికరం యొక్క బ్యాండ్ విడ్త్ తప్ప మరొకటి కాదు మరియు పరికరం యొక్క బ్యాండ్ విడ్త్ ను గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రోడక్ట్ అంటారు కాబట్టి ఇవన్నీఆప్ ఆంప్ స్పెసిఫికేషన్లు ఇవన్నీఆప్ ఆంప్ పారామితులు లేదా ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం కవర్ చేసిన చాలా ఆప్ ఆంప్ పారామితులు మంచిది మా తదుపరి ఉపన్యాసం వేర్వేరు అనువర్తనాల కోసం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను కలిగి ఉంటుంది అంటే విభిన్న సర్క్యూట్లు ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ అవకలన యాంప్లిఫైయర్ ఇంటిగ్రేటర్ యాడర్ కంపరేటర్ కాబట్టి మన తదుపరి ఉపన్యాసంలో వేర్వేరు సర్క్యూట్ల కోసం ఆప్ ఆంప్స్ ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం అప్పటి వరకు చెప్పబడిన ఈ ప్రత్యేక లక్షణాలు చూడండి మరియు ఈ మొత్తం ఉపన్యాసం 4 వేర్వేరు గుణకాలుగా విభజించబడింది నేను చెప్పేది ఏమంటే అన్ని మాడ్యూళ్ళను పరిశీలించండి అన్ని మాడ్యూళ్ళను అర్థం చేసుకోండి అప్పుడు మీరు ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలు ఏమిటో అర్థం చేసుకుంటారు సరియైనదా కాబట్టి నేను మిమ్మల్ని తరువాతి తరగతిలో చూస్తాను అప్పటి వరకు జాగ్రత్త వహించండి మరియు తరువాతి తరగతి లో మనం నేర్చుకునే వాటిని చూద్దాం